గతంలో మనము కొన్ని రియల్ టైమ్ టాస్క్ ల షెడ్యూలింగ్ అల్గోరిథంలు చూడటం జరిగింది ప్రారంభంలో మనము సాధారణ క్లాక్ డ్రివెన్ షెడ్యూలర్లను చూశాము మరియు తరువాత మనము ఈవెంట్ డ్రివెన్ షెడ్యూలర్లను చూస్తున్నాము ప్రారంభంలో మనము EDF గురించి చర్చించాము మరియు తరువాత రేటు మోనోటోనిక్ షెడ్యూలర్ గురించి చర్చిస్తున్నాము మరియు రేటు మోనోటోనిక్ షెడ్యూలర్లో షెడ్యూలింగ్ అల్గోరిథం నిజంగా సులభం అని మనము చూశాము ఇది ఒక ప్రీ ఎంపీటివ్ షెడ్యూలర్ మరియు వాటికి సంభవించిన ఫ్రీక్వెన్సీ లేదా వాటి పీరియడ్ ఆధారంగా మనము టాస్క్ లకు ప్రాధాన్యతలను కేటాయించాలి మరియు తరువాత మనము కొన్ని గణిత విశ్లేషణలను చేసాము టాస్క్లు వాటి డెడ్లైన్కు అనుగుణంగా ఉండే మరియు మనము 3 ముఖ్యమైన ఫలితాలను చూసాము మొదటిది షెడ్యూల్ చేయదగిన టాస్క్ ల కోసం వినియోగం 1 కన్నా తక్కువ ఉండాలి అది అవసరమైన పరిస్థితి కానీ సరిపోదు అప్పుడు మనము తగినంత పరిస్థితిని చూశాము అంటే లియు లేలాండ్ కండిషన్ n మరియు మనము వ్యక్తీకరణను చూశాము మరియు షెడ్యూల్ చేయదగిన టాస్క్ ల సెట్ కోసం వినియోగం దాని కంటే తక్కువగా ఉండాలని చూశాము కాని ఇది ఒక నిరాశావాద షరతు ఎందుకంటే ఒక టాస్క్ సెట్ లియు లేలాండ్ స్థితిలో విఫలమైనప్పటికీ అది ఇంకా షెడ్యూల్ చేయబడవచ్చు మరియు అందువల్ల మనము లియు మరియు లెహోజ్కీ సిద్ధాంతాన్ని చూశాము లియు మరియు లెహోజ్కీ ప్రమాణం వెనుక ఉన్న ప్రధాన ఆలోచన ఏమిటంటే అన్ని టాస్క్ లు కలిసి వచ్చినప్పుడు వరస్ట్ కేసులో టాస్క్ లు వాటి డెడ్లైన్కు అనుగుణంగా ఉంటే అప్పుడు అన్ని దశల క్రింద టాస్క్ లు వారి డెడ్లైన్లను తీర్చడం కొనసాగుతుంది మరియు ఒక టాస్క్ సెట్ 0 దశల స్థితిలో దాని మొదటి డెడ్లైన్కు చేరుకున్నట్లయితే అప్పుడు టాస్క్ ల సెట్ దాని డెడ్లైన్లను సాధ్యమైనంత వరకు చేరుతాయి టాస్క్ల సెట్ మొదటి డెడ్లైన్లను తీర్చగలదా అని గ్రాఫికల్గా తనిఖీ చేయబడింది కానీ అది కొంచెం గజిబిజిగా ఉంది మరియు తరువాత మనము ఒక గణిత వ్యక్తీకరణను చూశాము ఇది ఒక టాస్క్ ల సెట్ దాని డెడ్లైన్కు అనుగుణంగా ఉందో లేదో తెలియజేస్తుంది గణిత వ్యక్తీకరణ ఒక టాస్క్ Tiకి ఇవ్వబడుతుంది ei j1i 1pipjejpiఅయితే మొదటి డెడ్లైన్ తీర్చబడుతుంది మనము చూసినట్లుగా ఈ వ్యక్తీకరణ వెనుక ఉన్న సహజమైన ఆలోచన ఏమిటంటే అధిక ప్రాధాన్యత ఉన్నప్పుడల్లా టాస్క్ లు 0 దశల్లో నడుస్తాయి దానితో దశలో ఉత్పన్నమయ్యే టాస్క్ అధిక ప్రాధాన్యత కలిగిన టాస్క్ లు pipjej చేత ఇవ్వబడతాయి ఉదాహరణకు టాస్క్ పీరియడ్ 20 అయితే మరియు మనకు అధిక ప్రాధాన్యత కలిగిన టాస్క్ 7 ఉంటే 207 3 అందువల్ల 20 ఉన్న pi లో pj 3 సార్లు సంభవిస్తుంది ఎందుకంటే pj ఒక సారి 0 వద్ద ఒక సారి 7 వద్ద మరియు మరో సారి 14 వద్ద సంభవిస్తుంది మరియు అందువల్ల ఏదైనా అధిక ప్రాధాన్యత కలిగిన టాస్క్ pipjej కోసం మనం సాధారణీకరించవచ్చు ఎందుకంటే ప్రతిసారీ టాస్క్ j సంభవించినప్పుడు అది pipjej కు నడుస్తుంది అధిక ప్రాధాన్యత కలిగిన టాస్క్ Tj నడుస్తున్న సమయం మరియు అన్ని అధిక ప్రాధాన్యత టాస్క్ ల కోసం పరిగణించవలసి ఉంటుంది అంటే j 1 నుండి i 1 వరకు ప్రతి టాస్క్ Tiకి ఈ షరతు ఉందో లేదో మనం తనిఖీ చేయాలి ఈ షరతు ప్రతి టాస్క్ కి ఉంటే టాస్క్ సెట్ దాని డెడ్లైన్కు అనుగుణంగా ఉన్నాయని చెప్పవచ్చు లియు లేలాండ్ మరియు లియు లెహోజ్కీ యొక్క వ్యక్తీకరణల ఆధారంగా కొన్ని ఉదాహరణలు మనము ఇక్కడ పరిగణించే మొదటి ఉదాహరణ 3 టాస్క్ లు T1 T2 మరియు T3 మరియు T1 కొరకు ఎగ్జిక్యూషన్ సమయం 20 మిల్లీసెకన్లు మరియు పీరియడ్ p1100 e230 మిల్లీసెకన్లు p2 150 మరియు e3 60 మిల్లీసెకన్లు మరియు p3 200 మిల్లీసెకన్లు రేటు మోనోటోనిక్ విశ్లేషణ ద్వారా మనము T1కి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే దీని పీరియడ్ తక్కువ T2కి తదుపరి అధిక ప్రాధాన్యత మరియు T3 అతి తక్కువ ప్రాధాన్యత రేటు మోనోటోనిక్ షెడ్యూల్ యొక్క ఈ ప్రాధాన్యత కేటాయింపుతో టాస్క్ సెట్ దాని డెడ్లైన్ను తీరుస్తుందో లేదో చూద్దాం మనము తనిఖీ చేసే మొదటి విషయం లియు లేలాండ్ ప్రమాణం మనము వివిధ టాస్క్ ల వినియోగాన్ని లెక్కించాము మరియు మొదటి టాస్క్ కి20100 కొరకు రెండవ టాస్క్ కి 30150 మరియు మూడవ టాస్క్ కి 60200 మరియు మనకు ∑ ui 0 7 లభిస్తుంది అంటే టాస్క్ ల వల్ల కలిగే మొత్తం వినియోగం లియు లేలాండ్ బౌండ్ సంతృప్తికరంగా ఉందో లేదో కూడా తనిఖీ చేయాలి 3 టాస్క్ లకు లియు లేలాండ్ బౌండ్ 3213 1 ఇది n21n 1 సూత్రాల నుండి మరియు దానిని సరళీకృతం చేయడంలో లియు లేలాండ్ బౌండ్ 0 78 గా కనుగొనబడింది టాస్క్ల సెట్ యొక్క వినియోగం 0 7 0 78 మరియు అందువల్ల టాస్క్ల సెట్ దాని డెడ్లైన్ను తీర్చగలవని చెప్పవచ్చు పై నుండి లియు లేలాండ్ ప్రమాణం సంతృప్తికరంగా ఉందని మరియు టాస్క్ల సెట్ షెడ్యూల్ చేయవచ్చని మనం అనుకోవచ్చు మొదటి టాస్క్ యొక్క ఎగ్జిక్యూషన్ సమయం మరియు పీరియడ్ 20 మిల్లీసెకన్లు మరియు 100 మిల్లీసెకన్లు రెండవ టాస్క్ 30 మిల్లీసెకన్లు మరియు 150 మిల్లీసెకన్లు మరియు మూడవ టాస్క్ 90 మిల్లీసెకన్లు మరియు 200 మిల్లీసెకన్లు వినియోగాన్ని తనిఖీ చేయడానికి i1neipi ∑ ui 20100 30150 90200 మరియు ∑ ui 510600 0 85 మరియు 3 టాస్క్ లకు లియు లేలాండ్ బౌండ్ 0 78 మరియు ఇది లియు లేలాండ్ బౌండ్ను మించిపోయింది మరియు అందువల్ల లియు లేలాండ్ నిరాశావాద ఫలితం అందువల్ల మనము షెడ్యూల్ చేయగలదా కాదా అని ఊహించడానికి లియు మరియు లెహోజ్కీ యొక్క పూర్తి సమయ సిద్ధాంతాన్ని తనిఖీ చేయాలి మొదటి విషయం ఏమిటంటే అన్ని టాస్క్ లు 0 దశల పరిస్థితులలో వారి మొదటి డెడ్లైన్కు అనుగుణంగా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలి మరియు అన్ని టాస్క్ లు 0 దశల కింద వారి మొదటి డెడ్లైన్ను చేరుకున్నట్లయితే టాస్క్ ల సెట్ షెడ్యూల్ చేయదగినవి ఇది సరళ విధానం టాస్క్ T1 తో ప్రారంభించి ఇది అత్యధిక ప్రాధాన్యత కలిగిన టాస్క్ మరియు ఇది T2 మరియు T3లతో సంభవించినప్పటికీ T1 ఇప్పటికీ నడుస్తుంది మరియు ఇది 20 నాటికి పూర్తవుతుంది అయితే డెడ్లైన్ 100 అయితే T1 దాని మొదటి డెడ్లైన్ను చేరుకుంటుంది T2 కోసం 30 మిల్లీసెకన్లు పడుతుంది మరియు పీరియడ్ 150 మిల్లీసెకన్లు T2 యొక్క మొదటి ఇన్స్టెన్సు 150 మిల్లీసెకన్ల ముందు పూర్తి చేయాలి మరియు T1 మరియు T2 కలిసి సంభవిస్తాయి కాబట్టి మొదట T1 నడుస్తుంది T1 పూర్తయినప్పుడు T2 తీసుకోబడుతుంది మరియు T2 50 మిల్లీసెకన్ల వరకు నడుస్తుంది మరియు ఆ సమయానికి అది పూర్తవుతుంది కాని దాని డెడ్లైన్ 150 మిల్లీసెకన్లు డెడ్లైన్లోగా T2 పూర్తవుతుంది ఎందుకంటే T1 యొక్క తదుపరి ఇన్స్టెన్సు 100 వద్ద మాత్రమే జరుగుతుంది మూడవ టాస్క్ T3కి 90 మిల్లీసెకన్లు అవసరం మరియు డెడ్లైన్ మరియు పీరియడ్ రెండూ 200 మిల్లీసెకన్లు మళ్ళీ గ్రాఫికల్ ప్లాట్ చేద్దాం మరియు T1 T2 T3 కలిసి వస్తాయి T1 అనేది 20 మిల్లీసెకన్ల వరకు రన్ చేస్తుంది మరియు తరువాత T2 30 మిల్లీసెకన్ల వరకు నడుస్తుంది మరియు ఈ సమయంలో T3 రన్ చేయడం ప్రారంభించవచ్చు T3 100 వరకు నడుస్తుంది ఎందుకంటే 100 మిల్లీసెకన్ల T1 ఇన్స్టెన్సు తలెత్తుతుంది ఈ సమయానికి T3 50 మిల్లీసెకన్ల ఎగ్జిక్యూషన్ పూర్తి చేసి T1 పూర్తయిన తర్వాత T2 మళ్లీ ఎగ్జిక్యూట్ చేస్తుంది మరియు చివరకు T3 ఎగ్జిక్యూట్ చేస్తుంది మరియు పూర్తి చేస్తుంది కానీ అది దాని డెడ్లైన్లోనే ఉంది టాస్క్ లు దాని డెడ్లైన్ను తీర్చడానికి సెట్ చేయబడ్డాయి మరియు మనము T1 T2 మరియు T3ను గ్రాఫిక్గా ప్లాట్ చేసాము మరియు తనిఖీ చేసాము ఇవన్నీ వారి మొదటి డెడ్లైన్ను చేరుతాయి గణిత శాస్త్రపరంగా చేద్దాం మళ్ళీ మనకు 3 టాస్క్ లు ఉన్నాయి ఇక్కడ e1 20 p1 100 e2 30 p2 150 e3 90 మరియు p3 200 మొదట లియు లెహోజ్కీ పరిస్థితి మొదటి టాస్క్ కోసం తనిఖీ చేయబడుతుంది T1 అత్యధిక ప్రాధాన్యత కలిగిన టాస్క్ మరియు ఇది మరే ఇతర టాస్క్ ద్వారా ముందస్తుగా తొలగించబడదు మరియు అందువల్ల ఇది 20 వరకు నడుస్తుంది మరియు ఇది 100 మిల్లీసెకన్ల డెడ్లైన్ను చేరుకుంటుంది 100 కన్నా 20 తక్కువ మరియు ఇది T1ను దాని డెడ్లైన్ను చేరుకుంటుందని ఇది నిర్ధారిస్తుంది T2 కోసం 30 మిల్లీసెకన్లు అవసరం మరియు T1 అధిక ప్రాధాన్యత కలిగిన టాస్క్ అక్కడ ఒకే అధిక ప్రాధాన్యత కలిగిన టాస్క్ ఉంది మరియు ఇది 2 సార్లు తలెత్తుతుంది ఎందుకంటే 150100 2 మరియు T1 టాస్క్ నడుస్తున్న ప్రతి సారీ 20 మిల్లీసెకన్లు పడుతుంది ఇక్కడ 3020∗270 మిల్లీసెకన్లు అంటే T2 దాని ఎగ్జిక్యూషన్ ను 70 మిల్లీసెకన్లలో పూర్తి చేస్తుంది అయితే పీరియడ్ 150 మిల్లీసెకన్లు ఇక్కడ లియు లెహోజ్కీ ప్రమాణం సంతృప్తికరంగా ఉంది T3 ఎగ్జిక్యూషన్ సమయం 90 మిల్లీసెకన్లు మరియు దాని పీరియడ్ 200 మిల్లీసెకన్లు మరియు టాస్క్ T1 అత్యధిక ప్రాధాన్యత కలిగిన టాస్క్ రెండు సార్లు జరుగుతుంది ఎందుకంటే 200150 2 మరియు 20 2 40 మిల్లీసెకన్లు అత్యధిక ప్రాధాన్యత కలిగిన టాస్క్ ద్వారా తీసుకోబడతాయి రెండవ అత్యధిక ప్రాధాన్యత కలిగిన టాస్క్ T2 ఇది 2 సార్లు కూడా జరుగుతుంది ఎందుకంటే 200150 2 మరియు T3 సంభవించిన ప్రతిసారీ అది 30 మిల్లీసెకన్ల వరకు అమలు అవుతుంది మొత్తం 190 మిల్లీసెకండ్గా పని చేస్తుంది ఇది గ్రాఫికల్ స్కెచింగ్లో పొందిన ఫలితమే అయితే ఇవి సరళమైన వ్యక్తీకరణలు కాబట్టి ఎటువంటి పొరపాటు లేకుండా త్వరగా మరియు సులభంగా చేయవచ్చు అయితే గ్రాఫికల్ వి పొరపాటుకు గురవుతాయి మరియు దీనికి చాలా సమయం పడుతుంది ఇప్పటి నుండి గణిత వ్యక్తీకరణ మన అన్ని ఉదాహరణలలో నేరుగా ఉపయోగించబడుతుంది మనము గణిత వ్యక్తీకరణను ఉపయోగించే పరిష్కారాన్ని రూపొందించడానికి లియు లెహోజ్కీ ప్రమాణం యొక్క టాస్క్ వెనుక ఉన్న ప్రధాన అంశాలను అర్థం చేసుకోవడానికి గ్రాఫికల్ పరిష్కారం సహాయపడుతుంది లియు లెహోజ్కీ యొక్క ప్రమాణం నుండి టాస్క్ ల సెట్ షెడ్యూల్ చేయదగినవి అని మనం చూడవచ్చు ఈ క్రింది ది 3 టాస్క్లు ఉన్న సమస్య మరియు టాస్క్ T1 యొక్క ఎగ్జిక్యూషన్ సమయం 10 పీరియడ్ మరియు డెడ్లైన్ రెండూ 50కి సమానం మరియు దశ 100 మిల్లీసెకన్లు మరియు ఈ క్రిందివి అన్ని మిల్లీసెకన్లలో ఉన్నాయి టాస్క్ T2 యొక్క ఎగ్జిక్యూషన్ సమయం 20 పీరియడ్ మరియు డెడ్లైన్ 60 మరియు దశ 0 మరియు టాస్క్ T3 యొక్క ఎగ్జిక్యూషన్ సమయం 30 పీరియడ్ మరియు డెడ్లైన్ రెండూ 80 మరియు దశ 50 లియు లేలాండ్ షరతు షెడ్యూల్ చేయబడిందా లేదా అని తనిఖీ చేయబడుతుంది మరియు అది లియు లేలాండ్ షరతు ప్రకారం షెడ్యూల్ చేయకపోతే టాస్క్ ల సెట్ షెడ్యూల్ చేయలేమని తేల్చే ముందు మనము లియు మరియు లెహోజ్కీ ప్రమాణాలను తనిఖీ చేయాలి అయితే టాస్క్ సెట్ లియు లేలాండ్ ప్రమాణం మరియు లియు మరియు లెహోజ్కీ ప్రమాణం రెండింటిలోనూ విఫలమైందని అనుకుందాం అప్పుడు టాస్క్ సెట్ షెడ్యూల్ చేయలేదని సురక్షితంగా తేల్చగలరా లేదా అనే ప్రశ్న ఇంకా తలెత్తుతుంది దీనికి సమాధానం ఏమిటంటే ఒక టాస్క్ సెట్ లియు లెహోజ్కీ ప్రమాణంలో విఫలమైనప్పటికీ అది ఇంకా దాని డెడ్లైన్ను తీర్చగల అవకాశం ఉంది దీని వెనుక ఉన్న ప్రధాన కారణం ఏమిటంటే లియు లెహోజ్కీ ప్రమాణంలో ఒక టాస్క్ దశకు చేరుకునే వరస్ట్ కేసుని మనము తనిఖీ చేస్తాము అది అధిక ప్రాధాన్యత కలిగిన టాస్క్ లు కానీ ఇచ్చిన టాస్క్ సెట్ కోసం అది జరగకపోవచ్చు ఒక టాస్క్ యొక్క 0 దశలన్నింటికీ అధిక ప్రాధాన్యత కలిగిన టాస్క్ జరగకపోవచ్చు అందువల్ల టాస్క్ ల సెట్ లియు లెహోజ్కీ ప్రమాణంలో విఫలం కావచ్చు కానీ అది ఇప్పటికీ దాని టాస్క్ డెడ్లైన్లను తీర్చవచ్చు కాని అప్పుడు ఈ సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి ఇక్కడ టాస్క్ ల సెట్ లియు లెహోజ్కీ యొక్క పరీక్షలో విఫలమవుతాయి మరియు ఇప్పటికీ దాని డెడ్లైన్లను చేరుతాయి ఈ క్రిందివి రేటు మోనోటోనిక్ షెడ్యూలింగ్లోని కొన్ని సమస్యలు ఇక్కడ తనిఖీ చేయవలసిన మొదటి విషయం అశాశ్వతమైన ఓవర్లోడ్ టాస్క్ రిజల్ట్ లాగింగ్ లేదా కొన్ని హెల్త్ మానిటరింగ్ చెకింగ్ వంటి కొన్ని టాస్క్ లు తక్కువ ప్రాధాన్యత కలిగిన టాస్క్ లు మరియు కొన్ని కారణాల వల్ల ఈ టాస్క్ లు కొన్ని ఆలస్యం అయితే అది అత్యధిక ప్రాధాన్యత కలిగిన అత్యంత క్లిష్టమైన టాస్క్ ని ప్రభావితం చేస్తుంది తక్కువ ప్రాధాన్యత కలిగిన టాస్క్ అధిక ప్రాధాన్యత కలిగిన టాస్క్ లను ప్రభావితం చేయలేకపోతే అశాశ్వతమైన ఓవర్లోడ్ కింద వ్యవస్థ స్థిరంగా ఉందని చెప్పవచ్చు కాని అతి తక్కువ ప్రాధాన్యత కలిగిన టాస్క్ ఆలస్యం అయితే అది అత్యధిక ప్రాధాన్యతనిచ్చే టాస్క్ ని కూడా ఆలస్యం చేస్తుంది అప్పుడు సిస్టమ్ అస్థిరంగా ఉందని లేదా EDF విషయంలో నిజం అయిన పేలవమైన అస్థిరమైన ఓవర్లోడ్ నిర్వహణ సామర్థ్యాన్ని కలిగి ఉందని మనము చెప్పగలం ఈ క్రిందిది రేటు మోనోటోనిక్ షెడ్యూలింగ్ కోసం పరీక్ష తాత్కాలిక ఓవర్లోడ్ పరిస్థితులలో రేటు మోనోటోనిక్ షెడ్యూలింగ్ స్థిరంగా ఉందని పేర్కొనవచ్చు రేటు మోనోటోనిక్ అల్గోరిథం అస్థిరమైన ఓవర్లోడ్ పరిస్థితులలో స్థిరంగా ఉంటుంది రేటు మోనోటోనిక్ షెడ్యూలర్లో అత్యల్ప ప్రాధాన్యత కలిగిన టాస్క్ దాని డెడ్లైన్ను కోల్పోయేలా చేయదు ఎందుకంటే ఇక్కడ ప్రాథమిక సూత్రం ఏమిటంటే తక్కువ ప్రాధాన్యత కలిగిన టాస్క్ పూర్తి కాకపోయినా అధిక ప్రాధాన్యతనిచ్చే టాస్క్ సిద్ధంగా ఉన్నప్పుడు ఎగ్జిక్యూషన్ కు తీసుకుంటుంది అందువల్ల RMA నిజంగా స్థిరంగా ఉంటుంది ఇది తక్కువ ప్రాధాన్యత కలిగిన టాస్క్ ని ముందే ఖాళీ చేస్తుంది అధిక ప్రాధాన్యత కలిగిన టాస్క్ వచ్చినప్పుడు తక్కువ ప్రాధాన్యత కలిగిన టాస్క్ ని కొనసాగించే అవకాశం లేదు మరియు రేటు మోనోటోనిక్ షెడ్యూలింగ్ అశాశ్వతమైన ఓవర్లోడ్ కింద స్థిరంగా ఉందని నిశ్చయంగా చూపిస్తుంది ఎందుకంటే తక్కువ ప్రాధాన్యత కలిగిన టాస్క్ పూర్తి కాకపోయినా అధిక ప్రాధాన్యత కలిగిన టాస్క్ వచ్చినప్పుడు అది కాంటెక్స్ట్ స్విచ్ అవుతుంది మరియు అధిక ప్రాధాన్యత కలిగిన టాస్క్ రన్ చేయబదుతుంది తక్కువ ప్రాధాన్యత కలిగిన టాస్క్ అధిక ప్రాధాన్యత కలిగిన టాస్క్ లకు CPUని ఇవ్వాలి మరియు ఇది EDFలో జరిగే దానికి విరుద్ధం అందువల్ల అస్థిరమైన ఓవర్లోడ్ నిర్వహణకు సంబంధించినంత వరకు EDF అల్గోరిథం మీద రేటు మోనోటానిక్ షెడ్యూలింగ్ మరియు దాని కోర్సు యొక్క చాలా సానుకూల లక్షణం రేటు మోనోటోనిక్ షెడ్యూలర్ యొక్క చాలా సరళమైన అమలు ఏమిటంటే అన్ని టాస్క్ లను క్యూలో ఉంచడం క్యూలో టాస్క్ లు వచ్చినప్పుడు మనము దానిని క్యూలో ఉంచుతాము మరియు ప్రతి సారీ టాస్క్ రాక లేదా పూర్తయిన సంఘటన జరిగినప్పుడు క్యూలో వేచి ఉన్న అన్ని టాస్క్ లలో అధిక ప్రాధాన్యత టాస్క్ ని చూడటానికి మనము క్యూలో తనిఖీ చేయాలి కానీ మనము ఈ పరిస్థితిని విశ్లేషిస్తే చొప్పించేటప్పుడు ఒక టాస్క్ వచ్చినప్పుడు మనము దానిని క్యూ చివరిలో ఉంచుతాము మరియు అందువల్ల చొప్పించే సమయం 1 కానీ అప్పుడు ప్రతి షెడ్యూల్ పాయింట్ వద్ద ఒక టాస్క్ రాక లేదా పూర్తయినప్పుడు మనం మొత్తం క్యూను తనిఖీ చేయాలి వేచి ఉన్న టాస్క్ లలో అత్యధిక ప్రాధాన్యత ఉన్నదాన్ని కనుగొనాలి మరియు అందువల్ల ఇది O ఒక వేళ క్యూలో n టాస్క్ లు వేచి ఉంటె అది చాలా సమర్థవంతమైన పరిష్కారం కాదు దీనికి ప్రాధాన్యత క్యూ ఒక పరిష్కారం కావచ్చు ఎందుకంటే ఒక హీప్ ఆధారంగా ప్రాధాన్యత క్యూను అమలు చేయవచ్చు ఒక హీప్ను అర్రేలో అమలు చేయవచ్చు మరియు మనము హీప్ కోసం ఒక అర్రే డేటా స్ట్రక్చర్ ని ఉపయోగిస్తాము మరియు హీప్లో చొప్పించడం log మరియు హీప్ అల్గోరిథంలో ఒక మూలకాన్ని హీప్లోకి చొప్పించడం O అయితే అత్యధిక ప్రాధాన్యతనిచ్చే టాస్క్ ని సులభంగా పొందవచ్చు మరియు అది O ఇది మరింత సమర్థవంతంగా లింక్డ్ లిస్ట్ కంటే మెరుగైన పరిష్కారం కానీ ఇప్పటికీ అది సరిపోదు ఎందుకంటే ప్రతి షెడ్యూలింగ్ పాయింట్ వద్ద ఒక టాస్క్ వస్తే మనము ఆ టాస్క్ ని హీప్లో చేర్చాలి ఇది log మల్టీ లెవెల్ ఫీడ్బ్యాక్ క్యూను ఉపయోగించడం ద్వారా ఇది మెరుగుపరచబడుతుంది వాస్తవానికి రేటు మోనోటోనిక్ షెడ్యూలర్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ అమలులో ఇది ఉపయోగించబడుతుంది ఇక్కడ ఆలోచన ఏమిటంటే స్థిర ప్రాధాన్యత మాత్రమే అనుమతించబడుతుంది కొన్ని తరగతుల తరువాత మనము POSIX రియల్ టైమ్ స్టాండర్డ్ గురించి చర్చిస్తాము మరియు అందుబాటులో ఉన్న ప్రాధాన్యతా స్థాయిల సంఖ్య సాధారణంగా 16 మరియు కొన్ని సందర్భాల్లో ఇది 32 అని చూస్తాము కాని మనకు నిర్ణీత సంఖ్యలో ప్రాధాన్యతా స్థాయిలు ఉంటే అప్పుడు మనకు ఇక్కడ క్యూ ఉంది ఒక వేళ ప్రాధాన్యత 1ని టాస్క్ కి కేటాయించినట్లయితే ఒక టాస్క్ తలెత్తిన ప్రతి సారీ మనము దానిని క్యూలో చేర్చుతాము మరియు అది పూర్తయిన తర్వాత అది వేచి ఉండిపోతుంది మరియు టాస్క్ పీరియడ్ ముగిసే వరకు మనము ఇక్కడ ఒక క్రొత్త ఇన్స్టెన్సును చొప్పించాము మరియు మనము దీన్ని అన్ని టాస్క్ ప్రాధాన్యత స్థాయలకు చేస్తాము చొప్పించడం O కానీ షెడ్యూలింగ్ పాయింట్ పై టాస్క్ ని ఎంచుకోవడం కూడా O ఎందుకంటే మనం అత్యధిక ప్రాధాన్యత కలిగిన టాస్క్ నుండి తనిఖీ చేయాలి మరియు ఈ క్యూలలో ఏదైనా టాస్క్ ఉంటే ఒక షెడ్యూలర్ నుండి ప్రారంభమయ్యే క్యూలో ఏదైనా టాస్క్ ఉంటే అది ఏ క్యూ ద్వారా చూస్తుందో అది క్యూ ముందు భాగంలో వేచి ఉన్న టాస్క్ ని కనుగొంటుంది మరియు అది తీసుకుంటుంది మరియు అది O మరియు పరిమిత సంఖ్యలో పని స్థాయిలు ఉన్నందున అందువల్ల ఇది ఒక నిర్దిష్ట పరిమితిని చూడాల్సిన అవసరం ఉంది అందువల్ల టాస్క్ క్యూలోకి చొప్పించడం మరియు ఈ క్యూ నుండి ఒక టాస్క్ ని పొందడం రెండూ O ఇది చాలా సమర్థవంతమైన అమలు అందువల్ల రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అమలు గురించి చర్చించబడినప్పుడు రేటు మోనోటోనిక్ షెడ్యూలర్ సాధారణంగా అన్ని రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో మల్టీ లెవెల్ క్యూతో అమలు చేయబడుతుందని మనము చూస్తాము నిర్ణీత ప్రాధాన్యతలను అందించడం ద్వారా రేటు మోనోటోనీ షెడ్యూలర్ ద్వారా రియల్ టైమ్ టాస్క్ ల షెడ్యూల్కు వారు మద్దతు ఇస్తారు ధన్యవాదాలు